ఈ మాడ్యూల్కు స్వాగతం ఈ మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర అనువర్తనాలను చూస్తాము ఆప్ ఆంప్ యొక్క విభిన్న అనువర్తనాలను అర్థం చేసుకోవడం మంచిది ఇంటిగ్రేటర్గా డిఫరెన్షియేటర్గా ఫిల్టర్గా మొదలైనవి మేము బేసిక్స్ నుండి ప్రారంభించాము మరియు నెమ్మదిగా నేను మీకు క్లిష్టమైన సర్క్యూట్లను చూపిస్తాను ఆప్ ఆంప్స్ను కంపారిటర్గా ఎలా అమలు చేయవచ్చో ఈ రోజు మనం చూస్తాము ఆపై డిఫరెన్సియేటర్ ఇండికేటర్ మరియు ఫిల్టర్లు చూస్తాము మేము ఆప్ ఆంప్ ఆధారిత కాంపారేటర్ను ఉపయోగించాలనుకుంటున్నాము కంపారిటర్ అంటే ఏమిటి కంపారిటర్ అంటే 2 ఇన్పుట్ వోల్టేజ్ను పోల్చు పరికరం మరియు ఇన్పుట్ సిగ్నల్ ఆధారంగా అధిక లేదా తక్కువ సిగ్నల్ను డిజిటల్ అవుట్పుట్ గా అందిస్తుంది నేను మీకు 2 సిగ్నల్స్ ఇచ్చి ఏ సిగ్నల్ ఎక్కువ ఏ సిగ్నల్ తక్కువ అని అడిగితే మీరు కంపారిటర్ని ఉపయోగించుకోవచ్చు మరియు ఏది ఎక్కువ మరియు ఏది తక్కువ అని చెప్పవచ్చు కానీ మనం కంపారిటర్ను ఉపయోగించే విధానం భిన్నంగా ఉంటుంది మేము రిఫరెన్స్ వోల్టేజ్ అని పిలువబడే స్థిరమైన వోల్టేజ్ను వర్తింపజేస్తాము మరియు ఈ రిఫరెన్స్ వోల్టేజ్కు సంబంధించి మేము మరొక వోల్టేజ్ను వర్తింపజేస్తాము మరియు దానిని రిఫరెన్స్ వోల్టేజ్తో పోల్చుతాము Vin నా అనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ అనుకుందాం రిఫరెన్స్ వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది నేను రిఫరెన్స్ వోల్టేజ్ను 3V గా ఉంచాను అనుకుందాం ఇప్పుడు నా ఇన్పుట్ వోల్టేజ్ 2V అయితే అవుట్పుట్ 0 అవుతుంది లేదా Vcc 0 లేదా Vcc నెగిటివ్ సాట్చురేషన్ ప్రాంతానికి వెళుతుంది ఇన్పుట్ సిగ్నల్ 3 1V అయితే 0 1V తేడా ఉంటుంది ఈ వ్యత్యాసం వలన అవుట్పుట్ పాజిటివ్ సాట్చురేషన్ లేదా 5V కి వెళ్తుంది

అనలాగ్ ఇన్పుట్ నుండి డిజిటల్ అవుట్పుట్ పొందడానికి మేము a to d కన్వర్టర్ని ఉపయోగిస్తాము A to d కన్వర్టర్లు మరియు d to a కన్వర్టర్లు అనేక రకాలు ఈ మాడ్యూల్లో a to d d to a మరియు కొన్ని అనువర్తనాల యొక్క కొన్ని ఆధునిక వర్షన్లను మేము చూస్తాము తరువాతి మాడ్యూల్లో మనకు చాలా ఉదాహరణలు ఉంటాయి తద్వారా మీరు ఇప్పటివరకు నేర్చుకున్నవి ప్రాజెక్టులలో అమలు చేయవచ్చు ఆప్ ఆంప్ ఆధారిత కంపారిటర్లో రెండు అనలాగ్ ఇన్పుట్ టెర్మినల్స్ మరియు 1 బైనరీ డిజిటల్ అవుట్పుట్ కన్వర్టర్ ఉన్నాయి మనకు లేదా అంటే ఇది బైనరీగా పనిచేస్తుంది బైనరీ అంటే ఏమిటి ఇది ఎక్కువగా ఉన్నప్పుడు 1 ఇస్తుంది అది తక్కువగా ఉన్నప్పుడు 0 ఇస్తుంది డిజిటల్ సర్క్యూట్లలో ఎక్కువ భాగం బైనరీ సిగ్నల్స్ పై పని చేస్తాయి కొన్ని సర్క్యూట్లు 1 మరియు 0 మధ్య పని చేస్తాయి 1 మరియు 0 మధ్య ఇంటర్మీడియట్ స్థితిని ఫజీ లాజిక్ అని పిలుస్తాము కాబట్టి ఫజీ లాజిక్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం మనం దానిని ఎందుకు ఉపయోగిస్తున్నాము ఇది ముఖ్యమా కాదా మనం డిజిటల్ గురించి మాట్లాడేటప్పుడు 1 మరియు 0 ఉన్న 2 స్టేట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము మనం ఫజీ లాజిక్ నీ పరిగణించము కాబట్టి ఫజీ లాజిక్ నీ ఇక్కడ పరిగణించము మనం కేవలం డిజిటల్ అవుట్పుట్ను మాత్రమే పరిగణిస్తాము అనగా 1 ఎక్కువ 0 తక్కువ లేదా Vcc మరియు Vcc ఒక కంపారిటర్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్లో నిర్వహించబడుతుంది తద్వారా ఇది ప్రత్యేకమైన అధిక గెయిన్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది ఓపెన్ లూప్ చాలా ఎక్కువ గెయిన్ కలిగి ఉంది క్లోజ్డ్ లూప్తో మనం గెయిన్ మార్చవచ్చు ఓపెన్ లూప్లో మనం గెయిన్ను మార్చలేము ఇక్కడ ఫీడ్బ్యాక్ లేనందున ఇది నిజంగా యాంప్లిఫై అవ్వటం లేదు మనకు ఏ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఉండకూడదు కాని అదే సమయంలో ఇది యాంప్లిఫైయర్ను నివారిస్తుంది ఎందుకంటే ఇది మీకు నేరుగా Vcc ఇస్తుంది ఆప్ ఆంప్ ఆధారిత కంపారిటర్లు సాధారణంగా ఎ టు డి కన్వర్టర్లు మరియు అనువర్తనాలను నియంత్రించడం వంటి డిజిటైజ్ చేసిన అనలాగ్ సిగ్నల్ను కొలిచే పరికరాల్లో ఉపయోగిస్తారు ఒక సాధారణ ఆప్ ఆంప్ కంపారిటర్గా పై చిత్రంలో చూపబడింది VIN Vref కంటే ఎక్కువగా ఉన్నప్పుడు VOUT VCC కి సమానం VIN Vrefకంటే తక్కువగా ఉన్నప్పుడు VOUT VCC అవుతుంది ఇప్పుడు ఆప్ ఆంప్ ఆధారిత కంపారిటర్ యొక్క ఉదాహరణను చూద్దాం కాబట్టి మీకు ఇక్కడ ఒక సర్క్యూట్ ఇవ్వబడిందని అనుకుందాం బయాస్ వోల్టేజ్ Vcc మరియు Vcc ఇక్కడ మేము 15 V ఇస్తాము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇన్పుట్ 5 V ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది అవుట్పుట్ వోల్టేజ్ యొక్క విలువను కనుగొనండి కాబట్టి మీరు కంపారిటర్గా ఉన్న ఆప్ ఆంప్ గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవడానికి ఇది మీకు సులభమైన సర్క్యూట్ మరో ఉదాహరణ చూద్దాం ఇక్కడ Vcc కి 15V మరియు Vcc కి 0V ఇవ్వబడుతుంది కాబట్టి ఆప్ ఆంప్ను కంపారిటర్గా పరిశీలిద్దాం ఇప్పుడు బయాస్ వోల్టేజ్ 15 మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇన్పుట్ 5V మరియు ఇన్వర్టింగ్ టెర్మినల్ 10 V అవుట్పుట్ వోల్టేజ్ విలువను కనుగొనండి కాబట్టి ఇక్కడ మనం Vcc 0V ఇస్తాము ఇక్కడ VIN VREF కన్నా తక్కువ మరియు అవుట్పుట్ 0V కి చేరుకుంటుంది కాబట్టి మీ సమాధానం VIN VREF కన్నా తక్కువ V అనేది VCC ఇది 0 కి సమానం

ఇప్పుడు నేను నిజంగా కాంపారేటర్ ను అధ్యయనం చేయాలనుకుంటే మరియు దాని లక్షణాలను లేదా దాని అనువర్తనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే నేను ప్రయోగం చేయాలి ఇప్పుడు మనకు పొటెన్షియోమీటర్ ఉంది ఇప్పుడు నేను ఈ పొటెన్షియోమీటర్ అంతటా 5V ని వర్తింపజేస్తే మరియు నేను ఇక్కడ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తే అప్పుడు మార్పును బట్టి నేను వోల్టేజ్ను మార్చగలను ఈ సందర్భంలో ఒక ఎల్ఈడి Vin 2 5V కంటే ఎక్కువగా ఉంటే Vout 5 V మరియు ఎల్ఈడి మెరుస్తుంది Vin 2 5 V కన్నా తక్కువ ఉంటే Vout 0 V మరియు ఎల్ఈడి మెరుస్తూ ఉండదు ఇప్పుడు ప్రయోగం చేద్దాం మరియు ఈ విలువలు మనకు లభిస్తాయో లేదో చూద్దాం కాబట్టి సీతారాంను ఆహ్వానిద్దాం అతను ఈ ప్రత్యేకమైన కంపరేటర్ ప్రయోగాన్ని చేయడానికి మాకు సహాయపడతాడు

మరియు ఈ ఆప్ ఆంప్ ను కాంపారేటర్ గా ఎలా ఉపయోగించవచ్చో మరియు ఈ కాంపారేటర్ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ బ్రెడ్బోర్డులో మీరు ఎల్ఈడీ ని చూడవచ్చు ఎల్ఈడీకి ఆప్ ఆంప్ మరియు కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ కనెక్ట్ చేయబడిందని చూడవచ్చు మీరు పొటెన్షియోమీటర్ ద్వారా లేదా పొటెన్షియల్ డివైడర్ ద్వారా 2 రెసిస్టర్ల ద్వారా మేము వోల్టేజ్ 1 Vref ను వర్తింపజేస్తున్నాము ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్కు V రిఫరెన్స్ ను వర్తింపజేస్తున్నాము అవుట్ఫుట్ ఎల్ఈడికి లిమిటింగ్ రెసిస్టర్ ద్వారా కనెక్ట్ చేయబడింది ఇన్పుట్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు పొటెన్షియల్ డివైడర్ ద్వారా కనెక్ట్ చేయబడింది ఆప్ ఆంప్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి పొటెన్షియోమీటర్ ఉపయోగించి విద్యుత్ సరఫరా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ DC విద్యుత్ సరఫరా ద్వారా నేరుగా వర్తింపచేద్దాం మీరు 0V 1V 2V 3V ను వర్తింపజేస్తే అది 2 5 వోల్ట్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒక సమయంలో ఎల్ఈడీ లో ఆన్ అవుతుంది అని చూడగలుగుతారు మేము పొటెన్షియల్ డివైడర్ అంతటా వోల్టేజ్ను మొదట కొలుస్తాము అప్పుడు మేము వోల్టేజ్ను పెంచుతాము మరియు అవుట్పుట్ ఏమిటో చూద్దాం కాబట్టి ప్రయోగం చేద్దాం

మేము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంతటా బయాస్ వోల్టేజ్ను వర్తింపజేస్తాము బయాస్ వోల్టేజ్ 5V ఇప్పుడు మేము DC విద్యుత్ సరఫరా ద్వారా 5V ని Vcc కి కనెక్ట్ చేసాము మరియు Vcc కి గ్రౌండ్ చేసాము ఇప్పుడు మేము ఆప్ ఆంప్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు వోల్టేజ్ను వర్తింపజేస్తాము ఇప్పుడు పొటెన్షియల్ డివైడర్ అంతటా వోల్టేజ్ ఏమిటో చూద్దాం కాబట్టి మీరు మల్టీమీటర్లో చూస్తే ఓల్టేజ్ 2 5vను చూడవచ్చు ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు విద్యుత్ సరఫరా ద్వారా వేర్వేరు వోల్టేజ్లను వర్తింపజేద్దాం కాబట్టి అతను 0 నుండి నెమ్మదిగా పెంచుతున్నాడు మరియు ఎల్ఈడీ ఆన్ అవ్వలేదు అని మనము చూస్తాము అంటే మీ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇంకా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ 2 5 వోల్ట్ వద్ద ఉంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద1 వోల్ట్ ఉంది కాబట్టి ఇప్పటికీ VIN VREF కన్నా తక్కువ VIN VREF కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం 5V అవుట్పుట్ చూడగలం కాబట్టి మేము వోల్టేజ్ పెంచినప్పుడు అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట సమయంలో మీరు LED ఆన్ అవ్వడం చూడగలుగుతారు కాబట్టి నెమ్మదిగా వోల్టేజ్ను తగ్గించి ఇక్కడ LED పై దృష్టి పెడదాం మరియు ఒక నిర్దిష్ట సమయంలో LED పనిచేయడం ఆగిపోతుందని మీరు చూస్తారు కాబట్టి మీరు ఈ వోల్టేజ్ను కొలవాలనుకుంటే ఇన్పుట్ వోల్టేజ్ అక్కడ ఏమిటో మీరు ఇక్కడ మల్టీమీటర్లో చూడవచ్చు ఇది 2 525 వోల్ట్లు అయితే మీ రిఫరెన్స్ వోల్టేజ్ 2 524 వోల్ట్లు మీ ఇన్పుట్ వోల్టేజ్ ఇప్పుడు పొటెన్షియల్ డివైడర్ అంతటా రిఫరెన్స్ వోల్టేజ్ పొటెన్షియల్ డివైడర్ అంతటా రిఫరెన్స్ వోల్టేజ్ 2 499 లేదా 2 501 అంటే మీ VIN 2 5 కన్నా ఎక్కువ ఇది రిఫరెన్స్ వోల్టేజ్ అందుకే మీరు ఎల్ఈడీ ఆన్ అయినట్లు చూడవచ్చు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి మీరు సర్క్యూట్ గ్రౌండ్ చేసే వరకు అది పూర్తి కాదు ఎల్ఈడీని ఎలా ఆపరేట్ చేయాలో మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను మరియు మీకు ఎల్ఈడీ ఉన్నప్పుడు అది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో పనిచేయగలదు ఈ ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు అది ఏంటి అంటే మీ ఆనోడ్ పాజిటివ్ కేథోడ్ గ్రౌండ్ చేయబడింది ఈ సందర్భంలో మేము అదే పని చేసాము మరియు మీరు ఒక ఆప్ ఆంప్ను కాంపారేటర్గా ఎలా ఉపయోగించవచ్చో చూడవచ్చు మరియు అవుట్పుట్ అధికంగా ఉందని మరియు అవుట్పుట్ తక్కువ అని చూపించడానికి ఎల్ఈడీ ని ఉదాహరణగా తీసుకున్నాను

కాబట్టి తదుపరి మాడ్యూల్కు వెళ్దాం చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేద్దాం DC విద్యుత్ సరఫరా ద్వారా 5V నీ VIN కి కనెక్ట్ చేద్దాం అప్పుడు మనకు పొటెన్షియల్ డివైడర్ 2 5 వోల్ట్ల 2V రిఫరెన్స్ ఇవ్వబడింది ఇప్పుడు స్పష్టంగా 2 5V వ్రాద్దాం ఇప్పుడు VIN నుండి పొటెన్టోమీటర్ వేరియబుల్ సరఫరాను డిస్కనెక్ట్ చేయండి అంటే వేరియబుల్ సరఫరా నుండి 5 వోల్ట్ల పీక్ టు పీక్ సైన్ వేవ్ 100 హెర్ట్జ్ వద్ద నేరుగా VIN కి ఇవ్వాలి ఇప్పుడు మేము VIN కి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ 5V పీక్ టు పీక్ సైన్ వేవ్ను వర్తింపజేస్తాము కాబట్టి అవుట్పుట్ VOUT ను గమనించండి మరియు దాని పీక్ టు పీక్ అవుట్పుట్ వోల్టేజ్ను గమనించండి మేము ఓసిల్లోస్కోప్ను ఉపయోగిస్తాము మరియు అవుట్పుట్ సిగ్నల్ ఆకారాన్ని చూస్తాము కాబట్టి ఇప్పుడు మనం ఏ విధమైన అవుట్పుట్ వోల్టేజ్ ను పరిశీలిస్తామో చూద్దాం ఆపై షేప్ ఎలా ఉందో కూడా చూద్దాం మేము 100 హెర్ట్జ్ 5 వోల్ట్ల పీక్ టు పీక్ ను వర్తింపజేస్తున్నాము

కాబట్టి వేర్వేరు ఫ్రీక్వెన్సీ లతో వేర్వేరు సిగ్నల్ లను ఉత్పత్తి చేసే ఫంక్షన్ జనరేటర్ను మనం మళ్ళీ ఉపయోగిస్తున్నాము అతను ఇప్పుడు ఫ్రీక్వెన్సీని 100 హెర్ట్జ్ గా మారుస్తున్నాడు మరియు వోల్టేజ్ ఇప్పటికే 5V వద్ద సెట్ చేయబడింది అతను సైన్ వేవ్ బటన్ను నొక్కాడు అంటే మనం 5 వోల్ట్ల పీక్ టు పీక్ సైన్ వేవ్ను వర్తింపజేస్తే మీరు చూడగలిగేది 0 మిల్లీవోల్ట్లు 2 5 వోల్ట్ల సరే మొదట మీరు మీ ప్రోబ్ను కనెక్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఒస్సిల్లోస్కోప్తో ప్రోబ్ను తనిఖీ చేయాలి నిన్న కూడా మనము దీనిని చివరి మోడల్లో చూశాము మరోసారి చూద్దాం ఓసిల్లోస్కోప్ను కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనము ప్రోబ్ను తనిఖీ చేసాము ఇప్పుడు అది 5 వోల్ట్లు మరియు 100 హెర్ట్జ్ సిగ్నల్ కాదా అని ఓసిల్లోస్కోప్ను ఉపయోగించి చూస్తాము

కాబట్టి మేము 2 ప్రోబ్స్ను కలిపి కనెక్ట్ చేస్తున్నాము మరియు మేము ఓసిల్లోస్కోప్లోని సిగ్నల్ను చూస్తున్నాము మరియు మనం చూసే వోల్టేజ్ 5 12 వోల్ట్ల ఫ్రీక్వెన్సీ 100 హెర్ట్జ్ కాబట్టి ఇప్పుడు మేము ఫంక్షన్ జనరేటర్ నుండి వచ్చిన ఫ్రీక్వెన్సీ 100 హెర్ట్జ్ అని నిర్ధారించుకుంటాము

ఫంక్షన్ జెనరేటర్ నుండి వోల్టేజ్ 5V అని మేము ధృవీకరించాము వేవ్ లేదా ఇన్పుట్ సిగ్నల్ సైన్ వేవ్ అని కూడా మేము ధృవీకరించాము 3 విషయాలు మేము ధృవీకరించాము ఇప్పుడు మేము ఈ సైన్ వేవ్ సిగ్నల్ను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద కనెక్ట్ చేస్తున్నాము కాబట్టి మేము 5 వోల్టలను వర్తింపజేస్తే ఏమి జరుగుతుంది మీరు మళ్ళీ LED ఆన్ అయినట్లు చూడవచ్చు ఇప్పుడుమేము అవుట్పుట్ వోల్టేజ్ చూడాలి

అతను 5 వోల్ట్ల పీక్ టు పీక్ 100 హెర్ట్జ్ను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు అనుసంధానించాడు

ఇప్పుడు అతను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద 5 వోల్ట్లను వర్తింపజేస్తున్నప్పుడు ఎల్ఇడి ఆన్లో ఉందని మీరు చూడవచ్చు ఎందుకంటే 5 వోల్ట్లు 2 5 వోల్ట్ల కన్నా ఎక్కువ ఇన్పుట్ సిగ్నల్ 2 5 వోల్ట్ల కన్నా ఎక్కువ అంటే అవుట్పుట్ ప్లస్ 5V అవుట్పుట్ ప్లస్ 5 వోల్ట్ అవుతుంది అందుకే ఎల్ఇడి ఆన్ అవుతుంది సరే మేము అవుట్పుట్ వోల్టేజ్ను గమనించాలి మరియు దాని పీక్ టు పీక్ అవుట్పుట్ విలువను గమనించాలి నేను అవుట్పుట్ను ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేసినప్పుడు పీక్ టు పీక్ వోల్టేజ్ ఏమిటో నేను చూస్తాను కాబట్టి బ్రెడ్బోర్డుకు తిరిగి వెళ్దాం ఇప్పుడు అతను LED ని కనెక్ట్ చేసాడు ఇప్పటికీ ఆన్ లో ఉంది అంటే ఇక్కడ వోల్టేజ్ 5 వోల్ట్లు ఉంది ఇది V IN రిఫరెన్స్ వోల్టేజ్ 2 5 వోల్ట్లు ఓసిల్లోస్కోప్లో సిగ్నల్ ని చూద్దాం మీరు ఒస్సిల్లోస్కోప్లోని సిగ్నల్ని చూడగలరా

ఇన్పుట్ సిగ్నల్ మనందరికీ గుర్తుండేది 5 2 వోల్ట్లు ఎందుకంటే ఇది 5 2 వోల్ట్ల ఉండడం కారణంగా ఈ ఎల్ఈడీ ఆన్ లో ఉంది లేకపోతే ఎల్ఈడీ ఆఫ్ అవుతుంది కానీ మీరు ఎంత అవుట్పుట్ చూడగలరు అవుట్పుట్ 5 వోల్ట్లు సుమారు 5 వోల్ట్లు అవును కానీ ఇది 5 వోల్ట్లకు దగ్గరగా ఉంటుంది ఇది 5 వోల్ట్లకు దగ్గరగా ఉంటుంది కానీ ఆకారాన్ని చూడండి ఇది ఇంకా సైన్ వేవ్ కాదు ఇది చదరపు తరంగం అంటే సైన్ తరంగాన్ని వర్తింపజేసినప్పుడు కూడా అవుట్పుట్ 0 మరియు 1 పరోక్షంగా అవుట్పుట్ 0 మరియు 1 అంటే ఇది చదరపు వేవ్

కాబట్టి మీ ఇన్పుట్ సిగ్నల్ సైన్ వేవ్ అయినా మీ అవుట్పుట్ స్క్వేర్ వేవ్ అవుట్పుట్ స్క్వేర్ వేవ్ కావచ్చు ఇది కాంపారేటర్ యొక్క అందం కాబట్టి మనం కాంపారేటర్ను ఉపయోగించినప్పుడు మరియు V రిఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా VIN వోల్టేజ్ ను వర్తింపజేస్తాము మరియు ఇన్పుట్లోని సిగ్నల్ సైన్ వేవ్ అవుట్పుట్ స్క్వేర్ వేవ్ అవుతుంది

మీరు ఓసిల్లోస్కోప్లో చూడగలిగినట్లుగా ఇది ఇన్పుట్ సిగ్నల్ ఇది సైన్ వేవ్ మరియు అవుట్పుట్ సిగ్నల్ స్క్వేర్ వేవ్ ఎందుకంటే ఇన్పుట్ సిగ్నల్ రిఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ సాట్చురేషన్ లో ఉంటుంది ఇది మా బయాస్ వోల్టేజ్కు సమానం ఇక్కడ మా బయాస్ వోల్టేజ్ కు దగ్గరగా ఉంటుంది ఇక్కడ బయాస్ వోల్టేజ్ 5 వోల్ట్ మరియు 0 వోల్ట్ ఎందుకంటే VIN Vreference కంటే ఎక్కువగా ఉంటుంది అందుకే మా అవుట్పుట్ V రిఫరెన్స్ అంటే 5 వోల్ట్లు

కాబట్టి ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కంపారిటర్గా పనిచేసే విధానాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో నేను చర్చించిన వాటిని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు మరోసారి ఈ ఉపన్యాసం చూడాలి ఆపరేషన్ యాంప్లిఫైయర్ను ఇంటిగ్రేటర్గా మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను డిఫరెన్షియేటర్గా ఉపయోగించడంతో తదుపరి మాడ్యూల్లో నేను మిమ్మల్ని చూస్తాను అప్పటి వరకు జాగ్రత్త తీసుకోండి